కాబట్టి డిజైన్ స్టైల్స్ తో కొనసాగుదాం మరియు మునుపటి ఉపన్యాసంలో మనము FPGA లను చూశాము కాబట్టి అవి ఎలా పని చేస్తాయి అది ఏమిటి మరియు ఈ ఉపన్యాసంలో ఈ VLSI డిజైన్ స్టైల్ యొక్క రెండవ భాగం లో కాబట్టి ఈ ఉపవిభాగం లో మనము కొన్ని ఇతర డిజైన్ స్టైల్స్ ను చూస్తాము గేట్ అర్రేస్ తో మనం మన ఉపన్యాసాన్ని ప్రారంభిద్దాం గేట్ అర్రేలు FPGA ల నుండి కొద్దిగా భిన్నంగా ఉంటాయి ఈ కోణంలో ఇది FPGA తరువాత వస్తుంది మనము FPGA కి తిరిగి వచ్చి అది ఏమిటో చూద్దాం FPGA అనేది ఒక రకమైన డిజైన్ సౌకర్యం వీటిని ఉపయోగించి మీరు చాలా వేగంగా డిజైన్ను సృష్టించవచ్చు కానీ నాణేనికి రెండో వైపు ఏమిటంటే మనం గుర్తుచేసుకునే అన్ని లాజిక్ లు LUT లను ఉపయోగించి అమలు చేయబడ్డాయి అవి స్టాటిక్ మెమరీ తప్ప మరేమీ కాదు SRAM లను ఉపయోగించి LUT లు అమలు చేయబడతాయి కాబట్టి సహజంగానే అవి లాజిక్ గేట్లను ఉపయోగించి చేసిన లాజిక్ ల కన్నా వేగంగా ఉండలేవు కాబట్టి ఆపరేషన్ వేగం పరంగా FPGA లు నెమ్మదిగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మీరు గేట్ అర్రేలు లేదా GA అని పిలువబడే ఈ రెండవ సాంకేతిక పరిజ్ఞానం గురించి మాట్లాడుతున్నప్పుడు గేట్ అర్రే FPGA తరువాత కొంచెం తక్కువ సరళంగా ఉంటుంది కానీ దాని వేగం కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ డిజైన్ పనితీరు ట్రేడ్ఆఫ్లు కాబట్టి ఆ కోణంలో ప్రోటోటైపింగ్ వేగం పరంగా గేట్ అర్రే FPGA తరువాత వస్తుంది ఇది కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే హార్డ్వేర్పై డిజైన్ను అమలు చేయడానికి FPGA కోసం మీరు దీన్ని మీ ల్యాబ్లో చేయవచ్చు మీరు దీన్ని యూజర్ ప్రోగ్రామింగ్తో చేయవచ్చు కాబట్టి మీ వద్ద CAD సాధనం అందుబాటులో ఉంటే దానిని మీరే చేసుకోవచ్చు కానీ గేట్ అర్రేలను ఆ విధంగా చేయలేము ఇది పూర్తి కావడానికి మీరు మీ సమాచారం లేదా ఒక అభ్యర్థనను ఫాబ్రికేషన్ సదుపాయానికి పంపాలి కానీ నేను ఫాబ్రికేషన్ సదుపాయంతో పంపించవలసి వస్తే ఈ గేట్ అర్రేని కలిగి ఉండటం వల్ల ప్రయోజనం ఏమిటి అని మీరు ఈ ప్రశ్న అడగవచ్చు అప్పుడు మనము మరింత సాంప్రదాయిక ASIC చిప్ను రూపకల్పన చేసి దానిని ఫాబ్రికేషన్ సదుపాయానికి ఎందుకు పంపించకూడదు ఇప్పుడు గేట్ అర్రే యొక్క ప్రాథమిక సూత్రాన్ని చూద్దాం ఇది పనిచేసే విధానం మరియు దానిని ఎలా తయారు చేస్తారు అలాగే సూన్యం నుంచి IC ని రూపకల్పన చేసే విధానం తో పోలిస్తే మొత్తం ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది ఇది ఎలా జరుగుతుందో చూద్దాం గేట్ అర్రేకి రెండు దశల తయారీ ప్రక్రియ అవసరం ఇది చాలా ముఖ్యం రెండు దశల్లో మొదటి దశ డిజైన్ స్వతంత్రంగా ఉంటుంది మరియు రెండవ దశ అనుకూలీకరణ వంటిది ఇది డిజైన్ డిపెండెంట్ ఈ విషయానికి త్వరలోనే వస్తాను కాబట్టి నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే ఐదుగురు వ్యక్తులు లేదా సంస్థలు ఉన్నాయని అనుకుందాం ఐదుగురు కస్టమర్లు ఉన్నారు వారు GA లు లేదా గేట్ అర్రేలను ఉపయోగించి తమ డిజైన్లను తయారు చేయాలనుకుంటున్నారు కాబట్టి తయారీ ప్రక్రియ నేను చెప్పినట్లు రెండు దశలను కలిగి ఉంటుంది మొదటిది డిజైన్ నుండి స్వతంత్రంగా ఉంటుంది కాబట్టి మొదటి దశ ఖర్చును ఈ ఐదుగురు కస్టమర్లు పంచుకోవచ్చు కాబట్టి ప్రతి కస్టమర్ వ్యయం చాలా తక్కువగా మారుతుంది మరియు వాస్తవానికి ఈ మొదటి దశ ఫ్యాబ్రికేషన్ మరింత క్లిష్టమైన దశ లేదా ఖరీదైన దశ ఇది ఖర్చు పరంగా భాగస్వామ్యం చేయబడుతుంది కానీ ఈ మొదటి దశ పూర్తయిన తర్వాత రెండవ దశలో మనం కస్టమర్ల నుండి ఈ నిర్దిష్ట అభ్యర్థనను తీసుకుంటాము మరియు కస్టమర్ల అభ్యర్థన ప్రకారం మనం మన IC లేదా చిప్ను అనుకూలీకరించాము కాబట్టి రెండవ దశ వినియోగదారులకు ప్రత్యేకమైన కస్టమర్ ప్రాతిపదికన ఉంటుంది కాబట్టి మీరు చూడగలిగినట్లుగా మీ ఖర్చు భాగం విభజించబడింది లేదా తగ్గుతుంది మళ్ళీ స్లైడ్కు వస్తే మొదటి దశ జెనరిక్ మాస్క్లు అని పిలుస్తారు మొదటి దశను జెనరిక్ మాస్క్లు అంటారు అంటే మనము మనము మాస్క్ చేసే ఫ్యాబ్రికేషన్ను ఉపయోగిస్తాము వీటిని ఉపయోగించి మీరు చిప్లో కొన్ని ట్రాన్సిస్టర్లను సృష్టిస్తారు పెద్ద సంఖ్య మిలియన్ల ట్రాన్సిస్టర్లను సృష్టిస్తారు కానీ ట్రాన్సిస్టర్లు ఒకదానితో ఒకటి అనుసంధానించబడవు మీరు వాటిని పరస్పరం అనుసంధానించడం లేదు ట్రాన్సిస్టర్లను ఒంటరిగా ఫ్యాబ్రికేట్ చేసి వేరుచేయడం మీరు అమలు చేయాల్సిన డిజైన్ ఉన్న రెండవ భాగంలో మీరు నిజంగా మీ డిజైన్లను సృష్టించడానికి ఇంటర్ కనెక్షన్లను పూర్తి చేస్తారు ఇది ప్రాథమిక ఆలోచన కాబట్టి మీరు కనెక్ట్ చేయని పెద్ద సంఖ్యలో ట్రాన్సిస్టర్లను సృష్టించే మొదటి దశ రెండవ దశలో మీరు అందించిన డిజైన్లను బట్టి ట్రాన్సిస్టర్ల కనెక్షన్ ఇంటర్కనెక్షన్ పూర్తి చేస్తారు కాబట్టి రేఖాచిత్రంగా నేను ఈ విధంగా క్లుప్తంగా చూపిస్తున్నాను మీరు పెద్ద సంఖ్యలో ట్రాన్సిస్టర్లను సృష్టించే మొదటి దశ ఇది ఇప్పుడు మీరు ట్రాన్సిస్టర్ ని సృష్టించేటప్పుడు వీటిని కొన్నిసార్లు డీప్ ప్రాసెసింగ్ స్టెప్స్ అని పిలుస్తారు ఎందుకంటే మీరు ఆక్సైడ్ లేయర్ డిఫ్యూజన్ పాలిసిలికాన్ ఆక్సైడ్ నుండి మొదలుకొని మరలా మరియు గేట్ కోసం అనేక లేయర్స్ ను సృష్టించాలి మరలా ఒక్క గేట్ కోసమే మీకు ఐసోలేషన్ అవసరం పడుతుంది కాబట్టి ఫ్యాబ్రికేషన్ లేయర్స్ సంఖ్య కూడా బాగా పెరుగుతుంది ఇది ఈ దశ యొక్క వ్యయాన్ని పెంచుతుంది కాబట్టి ఈ దశ కోసం మీరు సెటప్ చేసిన ప్రామాణిక మాస్క్ లను ఉపయోగిస్తారు ఇది అన్ని డిజైన్లకు ఒకే రకంగా ఉంటుంది మరియు మీరు పెద్ద సంఖ్య లో లేయర్స్ ను సృష్టిస్తారు ఇది సాధారణమే వాటిని ఏ కస్టమర్ అయినా ఉపయోగించవచ్చు ఇప్పుడు రెండవ దశలో మీరు కస్టమర్ల నుండి ఈ నిర్దిష్ట అభ్యర్థనను తీసుకుంటారు మీరు కస్టమర్ ల అవసరాలకు తగ్గట్టు గా మాస్క్ లను సృష్టిస్తారు మరియు మీరు మెటలైజేషన్లను మాత్రమే సృష్టిస్తారు ఇంటర్ కనెక్షన్లను పూర్తి చేయడానికి మీరు ఇప్పటికే సృష్టించిన ట్రాన్సిస్టర్ల పైన మెటల్ లేయర్ల ను మాత్రమే తయారు చేస్తారు కాబట్టి ఈ రెండు దశల తయారీ ఈ విధంగా పనిచేస్తుంది కాబట్టి స్పష్టంగా గేట్ అర్రే కోసం చిప్ వినియోగం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే GA లో మీకు ట్రాన్సిస్టర్లు ఉన్నాయి మరియు ట్రాన్సిస్టర్లు మీరు ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు కానీ FPGA లో మీరు గుర్తుచేసుకుంటే ఈ CLB ల లోపల మీకు చాలా అనవసరమైన విషయాలు ఉన్నాయి మీకు తరచూ వీటి అవసరం ఉండదు చాలా మల్టీప్లెక్సర్లు ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి మీకు తరచుగా అవసరం లేదు వాటిలో చాలా ఉన్నాయి కానీ GA లో అలా కాదు మీకు అవసరమైనప్పుడు ఏదైనా ట్రాన్సిస్టర్ను ఉపయోగించవచ్చు మరియు స్పష్టంగా చిప్ వేగం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కడా స్టాటిక్ ర్యామ్ను ఉపయోగించడం లేదు ఇది అనుసంధానించబడిన ట్రాన్సిస్టర్స్ ని మాత్రమే ఉపయోగిస్తుంది మరియు సాధారణ గేట్ అర్రే చిప్స్ పరిమాణంలో చాలా పెద్దవిగా ఉంటాయి మంచిది ఇప్పుడు డిజైన్ స్టైల్కి వద్దాం ఇది మనం IC లను సృష్టించడం గురించి మాట్లాడేటప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా ఉపయోగించబడుతోంది కాబట్టి ఈ ప్రామాణిక సెల్ డిజైన్ అత్యంత ప్రబలంగా ఉన్న డిజైన్ స్టైల్స్ లో ఒకటి ఒక కోణంలో మీరు చూస్తే ఆధునిక సంక్లిష్టతను పరిష్కరించడానికి మరియు నిర్వహించడానికి ఎవరూ మొదటి నుండి చిప్లను డిజైన్ చేయరు డిజైన్ పునర్వినియోగం యొక్క భావన ఉంది కాబట్టి ఇప్పుడు ప్రజలు టెక్నాలజీ లైబ్రరీ అని పిలువబడే దాన్ని గురించి మాట్లాడుతారు ఇక్కడ నేను ఇప్పటికే చాలా చిన్న ప్రామాణిక నమూనాలను చాలా సమర్థవంతంగా సృష్టించాను నేను వాటి కోసం చాలా కాంపాక్ట్ లేఅవుట్ను సృష్టించాను మరియు నేను వాటిని లైబ్రరీలో నిల్వ చేసాను ఉదాహరణకు మూడు ఇన్పుట్ NAND గేట్ ని తీసుకుందాం కాబట్టి నా ఫ్యాబ్రికేషన్ లో నాకు మూడు ఇన్పుట్ NAND అవసరమైనప్పుడు నేను దానిని లైబ్రరీ నుండి తీస్తాను నేను దానిని నా లేఅవుట్లో ఉంచాను నాకు ఇన్పుట్ NAND అవసరమైనపుడు నేను మళ్ళీ లైబ్రరీ నుండి తీసుకొని నా డిజైన్లో ఉంచాను సెమీ కస్టమ్ డిజైన్ స్టైల్ అని పిలవబడే దాని వెనుక ఉన్న భావన ఇదే కాబట్టి ప్రామాణిక సెల్ లేదా సెమీ కస్టమ్ డిజైన్ స్టైల్ ఇప్పుడు చూద్దాం ఈ డిజైన్ స్టైల్ లో అన్ని మాస్క్ లను సృష్టించాల్సిన అవసరం వుంది ఎందుకంటే ఫ్యాబ్రికేషన్ ఖర్చు మొత్తం మీరు మాత్రమే భరించాలి మీరే డిజైనర్ కాబట్టి మీరే ఫ్యాబ్రికేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఫ్యాబ్రికేషన్ ఖర్చు మొత్తం మీరే భరించాలి కాబట్టి ప్రాథమిక ఆలోచన ఏంటంటే నేను చెప్పినట్లుగా మీరు సాధారణంగా ఉపయోగించే లాజిక్ సెల్స్ ను అభివృద్ధి చేసి వాటిని సెల్ లైబ్రరీ అని పిలువబడే దాంట్లో భద్రపరుస్తారు ఒక సాధారణ సెల్ లైబ్రరీలో కొన్ని వందల సెల్స్ ఉంటాయి వాటిలో కొన్ని చూపించబడ్డాయి వాటిలో కొన్ని ఏంటంటే ప్రాథమిక గేట్లు మల్టీప్లెక్సర్లు ఫ్లిప్ ఫ్లాప్లు ఫుల్ యాడర్ లాంటివి ఈ రకమైన సాధారణ బ్లాక్లు సెల్ లైబ్రరీలో నిల్వ చేయబడతాయి మీరు దీనినే అత్యంత ఆప్టిమైజ్ చేసిన లేఅవుట్ లు అని చెప్పవచ్చు కొన్ని అడ్డంకులు ఉన్నాయి మనము దాని గురించి తర్వాత మాట్లాడతాము కాబట్టి ఇది ఒక ప్రాథమిక ఆలోచన కానీ నేను చెప్పినట్లుగా సెల్స్ కు సంబంధించి కొన్ని అడ్డంకులు ఉన్నాయి ప్రతి సెల్ కి ఒకే ఎత్తు ఉండాలి అన్ని సెల్స్ వాటి ఎత్తు ఒకేలా ఉండాలి స్థిర ఎత్తు ఈ సెల్స్ స్థిర ఎత్తులను కలిగి ఉంటే మీరు వాటిని పక్కపక్కనే ఉంచి వాటిని కలపవచ్చు ఓకే ఇది ఉండటం వలన వచ్చే ప్రయోజనం ఇదే మీ VDD మరియు గ్రౌండ్ లైన్లతో సెల్స్ ఒకే ఎత్తును కలిగి ఉంటాయి అదే హారిజంటల్ కాన్ఫిగరేషన్ అని మీరు చెప్పగలరు కాబట్టి మీరు వాటిని పక్కపక్కనే ఉంచితే VDD మరియు గ్రౌండ్ లైన్స్ కూడా చేరతాయి ఇది ఒక ప్రయోజనం లేదా ఒక లక్షణం కాబట్టి ఇది సెల్స్ వరుసలను మరియు ఇంటర్ కనెక్షన్ను స్వయంచాలకంగా ఉంచడానికి అనుమతిస్తుంది కాబట్టి నేను చెప్పినట్లుగా కణాల సంఖ్యను పక్కపక్కనే ఉంచవచ్చు పవర్ మరియు గ్రౌండ్ రైల్స్ సాధారణంగా సెల్ యొక్క ఎగువ మరియు దిగువ సరిహద్దులకు హారిజంటల్ గా నడుస్తాయి పొరుగు సెల్స్ సాధారణ శక్తిని మరియు గ్రౌండ్ బస్సును పంచుకుంటాయి మరియు ఇన్పుట్ మరియు అవుట్పుట్ పిన్స్ సెల్ యొక్క ఎగువ మరియు దిగువ సరిహద్దులలో ఉన్నాయి కాబట్టి నేను చెప్పదలచుకున్నది ఏంటో ఒక్కసారి మీకు చూపిస్తాను ఉదాహరణకి ఇది ఒక ప్రామాణిక సెల్ అని అనుకుందాం నేను లేఅవుట్ను బాక్స్గా చూపిస్తున్నాను ఇది రెండు ఇన్పుట్ NAND కు అనుగుణంగా ఉంటుందని అనుకుందాం కాబట్టి A మరియు B అనే రెండు ఇన్పుట్లను సూచించే కొన్ని నిలువు వరుసలు ఉంటాయి మరియు అవుట్పుట్ను సూచించే మరొక నిలువు వరుస ఉంటుంది F అని అనుకుందాం అంతే కాదు నేను చెప్పినట్లుగా విద్యుత్ సరఫరా VDD కి ఒక స్థిర ట్రాక్ మరియు భూమికి మరొక స్థిర ట్రాక్ ఉంటుంది కాబట్టి మీరు ఇతర కార్యాచరణలో ఉన్న కొన్ని ప్రామాణిక సెల్స్ ను చూస్తే అవి కూడా వీటిని పోలి ఉంటాయి మరియు VDD మరియు గ్రౌండ్ లైన్లు అదే క్షితిజ సమాంతర స్థానాల్లో ఒకే విధంగా నడుస్తాయి తద్వారా మీరు వాటిని పక్కపక్కనే ఉంచితే వాటిని దగ్గరగా తీసుకురండి ఈ VDD మరియు గ్రౌండ్ లైన్లు ఒకదానికొకటి తాకుతాయి కాబట్టి అవి అక్కడ నుండి విద్యుత్ కనెక్షన్లను పొందుతాయి కాబట్టి ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూపబడ్డాయి ఇది రెండు ఇన్పుట్ NAND యొక్క లేఅవుట్ రేఖాచిత్రం తరువాత NOT అనగా ఇన్వర్టర్ మనకి కనపడుతుంది ఇది రెండు ఇన్పుట్ NAND యొక్క CMOS డిజైన్ ఈ ఎరుపు గీతలు పాలిసిలికాన్ లైన్స్ ఇవి ఇన్పుట్లు a మరియు b లను ఇస్తాయి మరియు ఇక్కడ ఈ ఎరుపు గీత ఈ NOT గేట్ యొక్క ఇన్పుట్ ఇది ఈ మొదటి NAND గేట్ యొక్క అవుట్పుట్ నుండి తీసుకోబడింది మరియు దీని యొక్క అవుట్పుట్ f గా పిలువబడే ఈ నిలువు వరుసలో లభిస్తుంది కాబట్టి ఇక్కడ NAND గేట్ మరియు ఇన్వర్టర్ ఒకదాని తరువాత ఒకటి అనుసంధానించబడి ఉంటాయి అనడానికి ఇది ఒక సెల్ యొక్క ఉదాహరణ కాబట్టి ఈ ప్రామాణిక సెల్ సమితి ఫిక్స్డ్ హైట్ గా ఉంటాయి కానీ వాటి సంక్లిష్టతను బట్టి వివిధ వెడల్పులను కలిగి ఉంటాయి మరియు అవి VDD మరియు గ్రౌండ్ కి కనెక్ట్ చెయ్యబడ్డాయి అవి కలిసి కనెక్ట్ అవుతాయి ఇప్పుడు మీరు ప్రామాణిక సెల్ డిజైన్ల కోసం ఫ్లోర్ ప్లానింగ్ గురించి మాట్లాడేటప్పుడు కాబట్టి IO ఫ్రేమ్ లోపల నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే చిప్ ప్రాంతం మొత్తం మీ వద్ద ఉంది కాబట్టి ఈ ప్రామాణిక సెల్ ని పక్కపక్కనే కనెక్ట్ చేయవచ్చు కాబట్టి మీరు వాటిని అనేక వరుసలలో సులభంగా కనెక్ట్ చేయవచ్చు ప్రామాణిక సెల్ ను ఉంచగల వరుసల సంఖ్య ఉంటుంది మరియు ఈ వరుసల మధ్య కొంత స్థలం ఉంటుంది వీటిని భవిష్యత్తులో మరిన్ని అనుసంధానాలకు ఉపయోగించవచ్చు నాకు ఇక్కడ రేఖాచిత్రం ఎలా ఉందో చూద్దాం ఈ రేఖాచిత్రం ప్రామాణిక సెల్ సెల్స్ ల యొక్క ఒక వరుసను చూపుతుంది ఇది రెండవ వరుస ఇది మూడవ వరుస మరియు కొన్ని ఇంటర్ కనెక్షన్లు ఇలా చూపించబడ్డాయి చూడండి మీరు ఇంటర్ కనెక్షన్ చేసినప్పుడు ఇవి రెండు వేర్వేరు రంగులుగా చూపబడ్డాయి అంటే హారిజాంటల్ మరియు వర్టికల్ వరుసలు రెండు వేర్వేరు లేయర్ లలో ఉన్నాయి కాబట్టి మీరు వాటిని కనెక్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఒక లేయర్ పై ఒక భాగాన్ని మరియు మరొక లేయర్ పై మరొక భాగాన్ని ఉంచుతారు తద్వారా ఇది పక్కపక్కనే వెళుతున్న మరొక కనెక్షన్ కలవకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడకు మీకు ఒక కనెక్షన్ ఉందని మీరు చూస్తారు మరియు ఇక్కడ నుండి ఇక్కడకు మరొక కనెక్షన్ ఉంది కానీ ఇక్కడ ఇంటర్ కనెక్షన్ లేదు క్రాస్ కనెక్షన్ లేదు ఎందుకంటే అవి రెండు వేర్వేరు లేయర్ లలో ఉన్నాయ్ నీలం మరియు పర్పల్ మరియు మరొక విషయం ఏంటంటే మీకు ఈ ప్రామాణిక కణాలు ఉన్నాయని మరియు ఈ స్థలం ఈ మధ్యలో ఉందని మీరు చూస్తున్నారు మీరు దానిని ఇంటర్ కనెక్షన్ రౌటింగ్ కోసం వదిలివేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఒక విషయం నిజం మీరు దీన్ని ఈ విధంగా చేస్తే కనెక్ట్ అవ్వడానికి మీరు ఇక్కడ నుండి ఒక పాయింట్ను కనెక్ట్ చేయాల్సిన పరిస్థితి ఉండవచ్చు మీరు ఇక్కడకు కనెక్ట్ చేయాలనుకుంటున్నారని అనుకుందాం కాబట్టి మీరు ఎలా కనెక్ట్ అవుతారు మీరు ఎలా కనెక్ట్ అవుతారో నేను మీకు ఇక్కడ చూపిస్తాను కాబట్టి నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే మీకు ఇక్కడ ఒక వరుస సెల్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఒక వరుస సెల్స్ ఉన్నాయి మీకు ఇక్కడ ఒక వరుస సెల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ ఉంచే ఈ సెల్స్ ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ వస్తున్నారు ఇక్కడ కూడా మీరు సెల్స్ ను ఉంచుతున్నారు ఇక్కడ కూడా మీరు సెల్స్ ను ఉంచారు ఇప్పుడు నేను ఇక్కడ ఒక బిందువును ఇక్కడ ఒక బిందువుకు కనెక్ట్ చేయవలసి ఉందని అనుకుందాం కాబట్టి నేను ఎలా కనెక్ట్ చేయాలి ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళడానికి నాకు మార్గం లేదు నాకు ఇక్కడి నుండి ఇక్కడికి లేదా ఇక్కడకు వెళ్ళడానికి ఒక మార్గం ఉంది కాబట్టి ఈ సందర్భంలో నేను చేసేది ఏమిటంటే నేను కొన్ని ప్రత్యేక ప్రామాణిక సెల్స్ ను ఉపయోగిస్తాను వీటిని ఫీడ్ త్రూ సెల్స్ అంటారు ఫీడ్ త్రూ సెల్స్ కేవలం నిలువు కనెక్షన్కు మద్దతు ఇస్తాయి అంతే తప్ప మరేమీ లేదు ఇందులో ఏ లాజిక్ లేదు కాబట్టి మీరు ఈ కనెక్షన్ను చేయాలనుకుంటే మీరు ఏమి చేస్తారు కొన్ని కేవలం రెండు వేర్వేరు రంగులను ఉపయోగించి చూపిస్తూ మీరు ఇలాంటి కనెక్షన్ని తయారు చేస్తారు మరియు ఇక్కడ నుండి మీరు ఇలాంటి కనెక్షన్ను చేస్తారు వీటినే ఫీడ్ త్రూ సెల్స్ అంటారు కాబట్టి ఇక్కడ మీకు అవసరమైనప్పుడు మీరు ఫీడ్ త్రూ సెల్స్ ని మీ డిజైన్లోని మీ సెల్స్ లో చేర్చవచ్చు తద్వారా మీరు కొన్ని వైర్లను పైనుంచి కిందికి లేదా దిగువకు పైకి తీసుకోవచ్చు కాబట్టి మరింత క్లిష్టమైన డిజైన్ను చూద్దాం ప్రామాణిక సెల్ లేఅవుట్ సాధారణంగా ఎలా కనిపిస్తుంది కాబట్టి మీరు సెల్స్ ఇక్కడ ఇక్కడ మరియు ఇక్కడ సెల్స్ ని ఉంచటం చూస్తారు మరియు ఈ మధ్య ఉన్న స్థలాన్ని ఛానెల్ అంటారు ఈ ఛానెల్ ఇంటర్ కనెక్షన్ల కోసం ఉపయోగించబడుతుంది ఎరుపు రంగు మరియు పింక్ రంగు వైర్ లను రెండు వేరు వేరు లేయర్స్ లో ఉంచడం మీరు చూస్తున్నారు అవి ఇంటర్ కనెక్షన్ కోసం ఉపయోగిస్తారు కాబట్టి ప్రామాణిక సెల్ లేఅవుట్ ఈ విధంగా పనిచేస్తుంది మనము డిజైన్ స్టైల్స్ లను చర్చిస్తున్న కారణాన్ని మీరు చూస్తే ఇప్పుడు మా తదుపరి చర్చపై పెద్ద ప్రభావం చూపుతుంది ఇలా VLSI సర్క్యూట్ల ఫీజికల్ డిజైన్ కు సంబంధించిన మొదటి విషయం ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ అని పిలువబడే ఒక ప్రక్రియ ప్లేస్మెంట్ అంటే ఇవ్వబడిన ఒక బ్లాక్ ఇక్కడ చిప్లో నేను బ్లాక్ ని ఉంచాలి మీరు ఈ ప్రామాణిక సెల్ డిజైన్ స్టైల్ ని అనుసరిస్తే అప్పుడు మీ ఎంపిక చాలా పరిమితం అవుతుంది మీరు ఇప్పటికే అడ్డు వరుసలను నిర్వచించారు మీరు అడ్డు వరుసలలో ఒక బ్లాక్ ను ఉంచవచ్చు కానీ మీకు అలాంటి పరిమితి లేకపోతే మీరు ఏ రెస్ట్రిక్షన్ లేకుండా ఏ కోఆర్డినేట్లో నైనా చిప్లో ఎక్కడైనా బ్లాక్ను ఉంచవచ్చు మరియు స్పష్టంగా ఇది మరింత క్లిష్టంగా ఉంటుంది కాబట్టి మీరు కొన్ని దశల్లో నిజంగా ఎక్కువ సమయం గడపవలసిన అవసరం ఉందా లేదా లేదామీకు అస్సలు ఆ అవసరమే లేదా అనేది డిజైన్ స్టైల్ పై ఆధారపడి ఉంటుంది ప్రామాణిక సెల్లో ఫ్లోర్ ప్లానింగ్ అవసరం లేదు ప్లేస్మెంట్ మాత్రమేఅంటే ఏదైనా ఉంచటం మాత్రమే ఉంటుంది ఫ్లోర్ ప్లానింగ్ అంటే నేను సిలికాన్ ఫ్లోర్ లో దానిని ఎక్కడ ఉంచుతాను దీనినే ఫ్లోర్ ప్లానింగ్ అంటారు కాబట్టి ప్రామాణిక సెల్ లేఅవుట్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఫుల్ కస్టమ్ డిజైన్ కు వద్దాం కాబట్టి ఇక్కడ మనం మొదటి నుండి ప్రతిదీ డిజైన్ చేయాలనుకుంటున్నాము కానీ ఈ రోజు నేను ఆచరణలో చెప్పినట్లుగా చాలా ఎక్కువ ఖర్చు మరియు సమయం దీనికి కారణం ఏమైనప్పటికీ ఫుల్ కస్టమ్ అంటే అన్ రెస్ట్రిక్ట్డ్ అని అర్ధం నేను చిప్లో ఎక్కడైనా ఏదైనా ఉంచగలను కానీ నేను మొదటి నుండి ప్రతిదీ అభివృద్ధి చేస్తున్నానని చెప్పడం లేదు ఉదాహరణకు నా డిజైన్లో భాగంగా నాకు మల్టీప్లైర్ అవసరం కానీ ఇప్పటికే మీరు ఒక మల్టీప్లైర్ ని రూపొందించారు నేను మీ నుండి తీసుకోవచ్చు మీ నుండి డిజైన్ తీసుకోవచ్చు మరియు అదే డిజైన్ను నా డిజైన్లో ఉంచగలను నేను ఈ విధంగా డిజైన్లను తిరిగి ఉపయోగించగలను కాబట్టి ప్రజలు సాధారణంగా ఈ పద్ధతిలో వారి VLSI చిప్లను ఈ రోజుల్లో సృష్టిస్తారు కాబట్టి ప్రామాణిక సెల్ ఆధారిత డిజైన్ లో సెల్స్ ముందే డిజైన్ చేయబడినందున వాటిని సెమీ కస్టమ్ డిజైన్ అని పిలుస్తారు గేట్లు మల్టీప్లెక్సర్లు ఫ్లిప్ ఫ్లాప్లు అవి ఒకే ఎత్తులో ఉంటాయి మరియు అవన్నీ ముందే రూపొందించబడ్డాయి కానీ ఫుల్ కస్టమ్ డిజైన్ లో మనము ఏ లైబ్రరీని కలిగి ఉండకపోవచ్చు కాబట్టి మనము అన్ని బ్లాకులను స్వయంగా డిజైన్ చేయవలసి ఉంటుంది మనకు కావలసిన ప్రదేశంలో వాటిని ఉంచవలసి ఉంటుంది మాకు పూర్తి ఫ్లెక్సిబిలిటీ ఉంది కానీ స్పష్టంగా ఈ మొత్తం ఫ్లెక్సిబిలిటి జరగడానికి అభివృద్ధి వ్యయం నిషేధించదగినదిగా ఉంటుంది ఆధునిక VLSI చిప్స్ ఒక బిలియన్ ట్రాన్సిస్టర్లను కలిగి ఉండగలవని మీరు అనుకుంటున్నారు దేన్నైనా చేయడం లేదా నిర్వహించడం అనేది ఫుల్ కస్టమైజ్ లో దాదాపు అసాధ్యం ఎందుకంటే మీ డిజైన్ను పూర్తి చేయడానికి మీ లేఅవుట్ను పూర్తి చేయడానికి డిజైన్ను రూపొందించడానికి మీకు సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఇది మీకు చాలా క్లిష్టంగా మారుతుంది కాబట్టి నేను నొక్కి మళ్ళీ చెబుతున్నాను డిజైన్ రియూస్ చాలా ముఖ్యమైన విషయంగా మారుతోంది కాబట్టి మీకు ఇంతకు మునుపు కొంతమంది డిజైనర్ చేసిన డిజైన్ ఉన్నప్పుడల్లా సమయాన్ని ఆదా చేయడానికి మీరు దాన్ని తిరిగి ఉపయోగించుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు కానీ అక్కడ లేనిది ఏదైనా ఉంటే మీరు దాన్ని మొదటి నుండి ఎలాగైనా డిజైన్ చేయాలి కాబట్టి ఫుల్ కస్టమ్ డిజైన్ చాలా రిలీజియస్ గా మరియు కఠినంగా ఉపయోగించబడే ఒక క్లాసికల్ ఉదాహరణ మెమరీ సెల్ డిజైన్ ఎందుకంటే మెమరీ ఒక రకమైన చిప్ ఇక్కడ మీరు గరిష్ట మొత్తంలో సెల్స్ ను లేదా చిప్ లోపల బిట్స్ ను ప్యాక్ చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఎక్స్ట్రీమ్ కాంపాక్ట్ మరియు ఆప్టిమమ్ లేఅవుట్ చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది మరియు మెమరీ యొక్క ప్రయోజనాలు ఏమిటంటే ఇది అర్రేగా సృష్టించబడినందున మీరు సెల్ యొక్క లేఅవుట్ను సృష్టించిన తర్వాత మీరు దానిని పెద్ద సంఖ్యలో రెప్లికేట్ చేయవచ్చు కాబట్టి మీరు మొదటి నుండి మొత్తం చిప్ యొక్క లేఅవుట్ను సృష్టిస్తున్నారని కాదు మీరు సెల్ యొక్క లేఅవుట్ను డిజైన్ చేస్తున్నారు మీరు దీన్ని చాలాసార్లు మిలియన్ సార్లు బిలియన్ల సార్లు రెప్లికేట్ చే స్తున్నారు కాబట్టి మెమరీ సెల్ కోసం మీరు నిజంగా దీని కోసం వెళ్ళవచ్చు కానీ లాజిక్ చిప్ డిజైన్ కోసం నేను చెప్పినట్లు కాబట్టి మీరు వివిధ డిజైన్ స్టైల్స్ కలయికను ఉపయోగించవచ్చు మరియు మీరు డిజైన్ రీయూస్ కూడా ఉపయోగించవచ్చు లాజిక్ సెల్ మీరు ఉపయోగించవచ్చు కొంత భాగం మీరు ప్రామాణిక సెల్స్ ని ఉపయోగించవచ్చు కొంత భాగం చూడండి సమయం 2457 చూడండి మీరు ఉపయోగించవచ్చు డిజైన్ రీయూస్ ఉపయోగించి మీరు ఒక బ్లాక్ను చేర్చవచ్చు కాబట్టి ఇది ఒక టిపికల్ ఫిగర్ ఈ ఫుల్ కస్టమ్ డిజైన్ యొక్క ఈ భావన ఎందుకు బాగా పనిచేయదని మనకు తెలియజేస్తుంది ఎందుకంటే నిజమైన ఫుల్ కస్టమ్ డిజైన్ లో అంటే ప్రతిదీ అనువైనదని జామెట్రీ షేప్స్ ఓరియెంటేషన్ రొటేషన్ యొక్క కోణం ప్లేస్మెంట్ ప్రతి సర్క్యూట్ బ్లాక్లోని ప్రతి ట్రాన్సిస్టర్ యొక్క స్థలం ఒక్కొక్కటిగా చేయవచ్చా డిజైన్ ప్రొడక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది యావరేజ్గా ఇది ప్రతి డిజైనర్కు రోజుకు 10 నుండి 20 ట్రాన్సిస్టర్లను కోట్ అవుతుంది కాబట్టి పెద్ద డిజైన్ల కోసం ఈ రకమైన ఫుల్ కస్టమ్ డిజైన్ కోసం వెళ్లడం ప్రాక్టికల్ గా సాధ్యం కాకపోవచ్చు కాబట్టి మనం కొన్ని చిప్లను డిజైన్ చేసినప్పుడు మీరు చూస్తారు వీటిని మనము మిలియన్లలో విక్రయిస్తాం అనుకుంటాం ఉదాహరణకు ఇంటెల్ పెంటియమ్స్ మల్టీకోర్ చిప్స్ సిపియు చిప్స్ తయారుచేసే ప్రాసెసర్ చిప్స్ అక్కడ వారు చాలా మంచి చాలా వేగంగా చాలా ఆప్టిమైజ్ చేసే చిప్ను రూపొందించడానికి ఎక్కువ సమయం మరియు కృషిని ఖర్చు చేయగలరు కానీ ఇతర సందర్భాల్లో ఇద్దరు మార్కెట్లో 1000 లేదా 10000 చిప్లను విక్రయిస్తారని మనము ఊహించాము ఆ ఎక్సర్సైజ్ చేయడం మన కృషికి విలువైనది కాదు కాబట్టి నేను డిజిటల్ VLSI డిజైన్లో చెప్పినట్లుగా ఫుల్ కస్టమ్ డిజైన్ చాలా అరుదుగా ఉపయోగించబడుతుంది నేను చెప్పినట్లుగా ఎక్ససెప్షన్స్ అధిక పనితీరు గల మైక్రోప్రాసెసర్ల వంటి అధిక వాల్యూమ్ ఉత్పత్తుల రూపకల్పన ఇవి పుష్కలంగా అమ్ముడవుతాయని మెమరీ చిప్స్ మరియు కోర్సు యొక్క FPGA చిప్స్ ఇవి కూడా చాలా పెద్ద సంఖ్యలో అమ్ముడవుతాయి ఇక్కడే ఒకరకమైన ఫుల్ కస్టమ్ డిజైన్ లేదా ఫుల్ కస్టమ్ మరియు సెమీ కస్టమ్ యొక్క న్యాయమైన కాంబినేషన్ ను ఉపయోగించవచ్చు So ఒక సాధారణ ఫుల్ కస్టమ్ లేఅవుట్ ఇలా ఉంటుంది కాబట్టి మీరు వివిధ షేప్స్ మరియు సైజెస్ యొక్క విభిన్న బ్లాకులను కలిగి ఉన్నారని మీరు చూస్తారు కొన్ని దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి కొన్ని పొడవుగా ఉంటాయి కొన్ని సన్నగా ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు చూడగలిగినట్లుగా మీరు ఈ ప్రామాణిక సెల్ రకమైన డిజైన్ ప్రిన్సిపుల్ ని అనుసరించలేరు మీరు ఈ బ్లాక్ను ఒక్కొక్కటిగా సిలికాన్ ఫ్లోర్ లో ఉంచాలి కాబట్టి ఉంచిన తరువాత వాటిని తగిన విధంగా పరస్పరం అనుసంధానించాలి కాబట్టి మొత్తం ప్రిన్సిపుల్ ఇక్కడ డిజైన్ యొక్క మొత్తం ఫిలాసఫీ కి భిన్నంగా వున్నాయి మనము దానిని వేరే విధంగా చేయాలి కాబట్టి డిజైన్ స్టైల్ ల మధ్య తొందరగా కంపారిసిన్ చేయడానికి మనము FPGA గేట్ అర్రే ప్రామాణిక సెల్ మరియు ఫుల్ కస్టమ్ ఈ పారామీటర్ లకు వ్యతిరేకంగా పోల్చాము సెల్ సైజ్ ఒక FPGA కోసం మనకు CLB లు ఉన్నాయి అవి శాశ్వతమైనవి గేట్ అర్రే కోసం అవి ట్రాన్సిస్టర్లు లేదా స్థిరంగా ఉన్న గేట్లు ప్రామాణిక సెల్ సెల్ సైజ్ మారవచ్చు కానీ వాటి ఎత్తులు స్థిరంగా ఉంటాయి కానీ ఫుల్ కస్టమ్ కోసం ఇది పూర్తిగా వేరియబుల్ పూర్తిగా ఫ్లెక్సిబుల్ సెల్ టైప్ FPGA కోసం మీకు ఈ CLB లు ఉన్నాయి వీటిని ప్రోగ్రామ్ చేయవచ్చు గేట్ అర్రే కోసం ఇది స్థిరంగా ఉన్న ట్రాన్సిస్టర్ లేదా గేట్ ప్రామాణిక సెల్ కోసం మీరు లైబ్రరీ నుండి ఏదైనా సెల్లో ఉంచవచ్చు ఫుల్ కస్టమ్లో కూడా మీకు ఏదైనా వేరియబుల్ను ఉంచవచ్చు సెల్ ప్లేస్మెంట్ ఎఫ్పిజిఎ గేట్ అర్రే అంటే మీకు వేరే మార్గం లేదు అవి ఇప్పటికే ముందే కల్పించబడ్డాయి అవి ఫిక్స్ చేయబడ్డాయి ప్రామాణిక సెల్లో మీరు సెల్ లను వరుసలలో మాత్రమే ఉంచవచ్చు కానీ ఫుల్ కస్టమ్ ప్రకారం మీరు వాటిని ఎక్కడైనా ఉంచవచ్చు ఇంటర్ కనెక్షన్ల కోసం FPGA లు అవి ప్రోగ్రామబుల్ స్విచ్ మ్యాట్రిక్స్ వీటిని మీరు ప్రోగ్రామ్ చేయవచ్చు గేట్ అర్రే మీరు ఇంటర్ కనెక్షన్ను పూర్తి చేయాలి ఇది వేరియబుల్ ప్రామాణిక సెల్ ఫుల్ కస్టమ్ అవి కూడా వేరియబుల్ మరియు స్పష్టంగా డిజైన్ టైమ్ వారీగా FPGA వేగమైనది ఇది ప్రయోగశాలలో నిమిషాల నుండి గంట వరకు పడుతుంది గేట్ అర్రే రిలేటివ్ గా వేగంగా ఉంటుంది ప్రామాణిక సెల్ మీడియం ఫుల్ కస్టమ్ నెమ్మదిగా ఉంటుంది చూడండి మీడియం అంటే మీకు 6 నెలల నుండి 12 నెలల టర్నరౌండ్ సమయం అవసరం దాన్ని మనం మీడియం అని పిలుస్తాము కానీ ఫుల్ కస్టమ్ ఫుల్ డిజైన్ కు ఎక్కువ సమయం అవసరం కాబట్టి దీనితో మనము నాల్గవ ఉపన్యాసం చివరికి వచ్చాము ఇప్పుడు తరువాతి రెండు ఉపన్యాసాలలో మనం VLSI ఫీజికల్ డిజైన్ సైకిల్ లో వేర్వేరు దశల గురించి కొంత ఒవెర్వ్యూ చూస్తాము ఈ కోర్సులోని తదుపరి మాడ్యూళ్ళలో చూస్తాము